"బయాలజీ ఫర్ ఇంజనీర్స్ అండ్ అదర్ నాన్ బయాలజిస్ట్స్" కోర్స్ కి స్వాగతం ఈ కోర్స్ బయాలజీ పై ఆసక్తి ఉన్న వారు ఎవరైనా చదవొచ్చు క్రింద చూపించిన విధంగా ఈ మొదటి ఉపన్యాసానికి సంబంధించిన కొన్ని ప్రారంభ అంశాలను చూద్దాం ఈ కోర్స్ ని నేను అనగా జి సురేష్ కుమార్ మరియు నా సహుద్యోగి డా మధులిక దీక్షిత్ చే వివరించబడుతుంది నేను ఒక బయోలాజికల్ ఇంజనీర్ ని మధులిక ఒక బయాలజిస్ట్ కాబట్టి ఈ కలయిక నాన్ బయాలజిస్ట్ ఇంజనీర్ లకు మరియు ఇతర నాన్ బయాలజిస్ట్ లకు బయాలజీ లోనే అత్యుత్తమమైన అంశాలను మీకు తెలియచేస్తాము స్టెఫి జోస్ మరియు అభిరాం చరణ్ తేజ్ కూడా మీకు మంచి సహాయం అందిస్తారు వాళ్ళు మీతో బాగా ఇంటరాక్ట్ అవుతారు ఇది ఒక నాలుగు వారాల కోర్స్ లేదా పది గంటల కోర్స్ మా లెక్చర్లు అంటే మధులిక మరియు నేను చెప్పేవి ఒక పది గంటలు ఉంటాయి అలాగే చాలా తక్కువ డ్యూరేషన్ లో ఉంటాయి మరొక విధంగా చెప్పాలి అంటే ప్రతి లెక్చర్ పదిహేను నించి నలభై నిమిషాల వ్యవధి లో ఉంటుంది అలాగే అన్ని లెక్చర్లు కలిపితే పది గంటలు ఉంటుంది ఇవి మీకు నాలుగు వాయిదాల్లో నాలుగు వారాల పాటూ అందించడం జరుగుతుంది అంటే కనీసం ప్రతి వారానికి రెండు నించి మూడు గంటల లెక్చర్లు ఉంటాయి అలాగే మేము మీకు ఈ ఉపన్యాసాలు సులభంగా మరియు ఆసక్తికరంగా అర్థంచేసుకునే విధంగా తయారు చేయటానికి ప్రయత్నిస్తాము ఇది ఎవాల్యూయేషన్ కొరకు నేర్చుకోటము అనేది ఎవాల్యూయేషన్ కంటే చాలా ముఖ్యమైనది అని మేము నమ్ముతాము కానీ మా ఆడియన్స్ కి ఎవాల్యూయేషన్ చాలా ముఖ్యమని మాకు తెలుసు ఈ ఎవాల్యూయేషన్ రెండు విధాలుగా జరుగుతుంది మొదటిది అసైన్మెంట్స్ ద్వారా జరుగుతుంది వారానికి ఒక అసైన్మెంట్ ఉంటుంది అందులో పది ప్రశ్నలు ఉంటాయి అవి అన్నీ లేదా చాలా మటుకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అయ్యి ఉంటాయి మొత్తం నాలుగు అసైన్మెంట్స్ కలిపి ఇరవై ఐదు పర్సెంట్ మార్కులు కలిగి ఉంటాయి అంటే ఫైనల్ మార్కుల్లో ఇరవై ఐదు పర్సెంట్ వెయిటేజీ కలిగి ఉంటాయి కోర్స్ చివరిలో వేరే వేరే ప్రాంతాల్లో ప్రోక్టర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్ అసైన్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఇందులో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి కంప్యూటర్ మీద రాసే ఎగ్జామ్ ఇది ఫైనల్ మార్క్స్ లో ఇది 85 పర్సెంట్ కలిగి ఉంటుంది మీకు ముందే తెలిసి ఉండొచ్చు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ పర్ఫార్మన్స్ ని బట్టి వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది NPTEL వెబ్సైట్ లో డీటెయిల్స్ ఇచ్చారు కానీ అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నాకు తెలిసి కొంత పర్సెంటేజ్ వరకు పార్టిసిపేషన్ సెర్టిఫికెట్ వస్తుంది ఆ తర్వాత పర్ఫార్మన్స్ లెవెల్ ని బట్టి మీకు ఇంకో మూడు సర్టిఫికెట్స్ వస్తాయి ఫైనల్ లెవెల్ కి గోల్డ్ స్టార్ వస్తుందనుకుంటాను మీరు NPTEL వెబ్సైటు లో వివరాలని చూడొచ్చు స్పెక్ట్రమ్ అంతటా ఉండేలా ఈ ప్రశ్నలు డిజైన్ చేస్తారు 30 పర్సెంట్ ప్రశ్నలు పరీక్ష రాసే వాళ్ళందరికీ అనుకూలంగా ఉండాలన్నదే మా లక్ష్యం కోర్స్ లో పాల్గునే వారందరు 30 పర్సెంట్ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలిగేలా ఉంటుంది 30 80 పర్సెంట్ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం అనేది నిమగ్నం అయ్యే స్థాయి నైపుణ్యం మరియు ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆఖరి 20 పర్సెంట్ కి సమాధానాలు ఇవ్వాలంటే వారికి బాగా తెలివి తెలివితేటలు ఉండాలి సాధారణంగా మేము అస్సైన్మెంట్స్ మరియు పరీక్షలని ఇలాగే డిజైన్ చేస్తాం లెక్చర్ జరుగుతున్న సమయం లో సైట్ లో ఉన్న అదనపు మెటీరియల్ కూడా చూపిస్తాం మెటీరియల్ని బాగా అర్థం చేసుకోటానికి మరియు అభినందించడానికి మీరు ఒకసారి వాటిని చదివితే చాలా బాగుంటుంది కొన్ని కేవలం అదనపు మెటీరియల్ మాత్రమే కానీ నా ఉద్దేశంలో ఒకసారి మీరు ఆ వీడియోలు మరియు ఆ చిత్రాలు అలాగే ఒకసారి ఆ అస్సైన్మెంట్స్ చూస్తే ఈ కోర్స్ ను బాగా అభినందించగలరు అందువల్ల నేను ఇది తప్పనిసరి అనే చెబుతాను వీటి నించే మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాము అయితే ఇంకా బాగా అర్థం అవ్వడానికి అదనపు మెటీరియల్ చదవాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం ఇది ఈ కోర్సులో ఉపయోగపడే రిఫరెన్స్ పుస్తకాల్లో ఒక పుస్తకం యొక్క కవర్ పేజీ క్యాంప్బెల్ మరియు రీస్ రాసిన బయాలజీ పుస్తకానికి ఏడవ సంచిక ఇది అంతర్జాతీయ సంచిక ఇది సంచికలు ఆ దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఈ ఏడవ సంచిక ఈమధ్యనే వచ్చింది ఇప్పుడు దీనికి పదవ సంచిక కూడా ఉంది అయితే నేను ఏడు ఎనిమిది మరియు పదవ సంచికల యొక్క విషయ సూచికలు చూసాను మార్పులు ఉన్నాయి కానీ ఆ మార్పులు బయాలజీతో మొదటి పరిచయాన్నిఏ విధంగానూ మార్చవు కాబట్టి మీరు దీని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు ఇదొక మందపాటి పుస్తకం ఏ బయాలజీ పుస్తకమైనా ఇప్పుడు లభిస్తున్న సమాచారం వల్ల సహేతుకంగా మండపాటిదే అయ్యుంటుంది మనం ఈ పుస్తకంలో ఉండే అన్ని భాగాలను చూడము మనం కేవలం కొన్ని చాఫ్టర్లు కొన్ని విభాగాలను మాత్రమే మాత్రమే చూస్తాము ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ పుస్తకంలో ఏమేమి చాఫ్టర్లు చదవాలో చెప్తాం ఇవి రిఫరెన్స్ పుస్తకాలు కాబట్టి మనం వాళ్ళు సబ్జెక్టు ని ఎలా వివరించారో ఆ విధంగా అనుసరించము అందులో నించి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాము ఈ కోర్స్ కోసం రికమండ్ చేయబడిన ఇంకొక పుస్తకం జెరాల్డ్ కార్ప్ రచించిన సెల్ అండ్ మొలిక్యూలర్ బయాలజీ "Cell and Molecular Biology" ఇది ఒక మంచి పుస్తకం కాన్సెప్ట్స్ అండ్ ఎక్సపెరిమెంట్స్ 'Concepts and Experiments' అనేది దీని ఉపశీర్షిక ఈ పుస్తకం ఒకవేళ మీకు దొరికితే తప్పక చదవండి ఇప్పుడు మనం బయాలజీ అంటే ఏంటో చూద్దాం సరేనా మీరు బయాలజీ గురించి ఆలోచించినప్పుడు మీకు ఏమి గుర్తొస్తుంది నేను ఎక్కువగా హోమోజెనస్ విద్యార్థులను వ్యవహరిస్తాను వాళ్ళ మెదడుకి ఏం తడుతుందో నాకు తెలుసు అది నేను వాళ్లకి చెప్తాను మీకు కూడా కాసేపటిలో చెప్తాను మీ మనసులోకి ఏం వస్తోంది మీ నేపధ్యాన్ని బట్టి బయాలజీ గురించి ఆలోచించేటప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు మీ దృష్టికి రావొచ్చు మనకి అర్థంకాని విషయాలు చాలా ఉంటాయి బయాలజీని లోతుగా చదివినప్పుడు చాలా విషయాలు మనల్ని అబ్బురపరుస్తాయి బయాలజీ నించి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి అదే సమయంలో ఇంజినీర్లు అయిన నా విద్యార్థులను అడిగితే బయాలజీ పట్ల వాళ్ళ వాళ్ళ భయాన్ని వ్యక్తపరుస్తారు ఇది కేవలం వాళ్ళ స్కూళ్ళలో బయాలజీ నేర్పించిన విధానం తప్ప మరొకటి కాదు అందుకే మనకి ఈ ఇంజినీర్లకు కావలసిన ఇంట్రొడక్టరీ కోర్స్ ఉంది సాధారణంగా ఇది వాళ్ళకి మూడో సెమిస్టర్ లో ఉంటుంది కానీ ఇప్పుడు ఆ తర్వాత సెమెస్టర్లలో కూడా ఉంటోంది ఈ కోర్సులో మనం వాళ్లకి బయాలజీ మీద భయం పోయేలా చేస్తాం దీనికి గల కారణాన్ని నేను మీకు చెబుతాను ఈ శతాబ్దంలోని ఇంజినీర్లు వారి వారి ఫీల్డ్ తో బయాలజీ కి సంబందించిన కొన్ని అంశాలను సమన్వయము చేస్తున్నారు బయాలజీకి భయపడవలసిన అవసరమే లేదు ఏదైనా సరే ముఖ్యంగా ఈ శతాబ్దంలో బయాలజీ నించి ఆశించడం అనేది చాలా ఎక్కువైపోయింది మనము బయాలజీ గురించి ఎందుకు తెలుసుకోవాలి మనకి ఎదురయ్యే సమస్య పరిష్కారం కొరకు ఇది అవసరము ఒక శతాబ్దం క్రితం విమానాలు అనేవి సాధ్యమైయ్యాయి మనందరికీ తెలుసు విమానాల తయారీ పక్షుల నించి ప్రేరేపించబడిందని మనిషి పక్షిఎగరడాన్ని చూసి దానిలా ఆకాశంలో ఎగరాలని ఆశపడి విమానాన్ని తయారు చేసాడు ఇదేమి సులభమైన ఆవిష్కరణ కాదు అయినా సరే మొత్తానికి మానవజాతి దీన్ని సాధించింది ఇప్పుడు విమాన ప్రయాణాలు అనేవి అత్యంత సాధారణం అయిపోయాయి ఈ మధ్య కాలం లో సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద అంశంలా మారింది మన తర్వాతి తరాలకి మన గ్రహాన్ని పాడుచేయకుండా వీలైనంత ఉత్తమంగా అందించటానికి మనం ఏం చేసినా సస్టైనబుల్ తీరుగానే చేద్దాం అనుకుంటున్నాము మనకి తెలియనిది ఏమిటంటే బయాలజీ ఎప్పుడో సస్టైనబుల్ పద్ధతులను కనిపెట్టింది ఈ భూమి బహుశా 4 5 బిలియన్ సంవత్సరాల పురాతనమైనది 65 బిలియన్ సంవత్సరాల క్రితమే ప్రైమేట్స్ అభివృద్ధి చెందాయి మానవజాతి మానవులు యాభై మిలియన్ సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందారు భూమి చుట్టూ ఉన్నారు కొన్ని బిలియన్ సంవత్సరాలనించి భూమి ఉంది అంటే కనీసం 4 5 బిలియన్ సంవత్సరాల ముందు కాబట్టి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం జీవం పరిణామం చెంది ఉంటుంది కాలక్రమేణా సస్టైనబుల్ తీరు లో పనులు చేయటానికి బయాలజీ కొన్ని పద్ధతులను కనుగొంది జీవులు పరిణామం చెందాయి ఆ తరువాత వాటి పరిసరాలతో కనీసం కొన్ని బిలియన్ మిలియన్ సంవత్సరాల పాటు సామరస్యంగా కలిసి ఉన్నాయి ప్రస్తుత కాలంలో సస్టైనబిలిటీ అనేది మన ముందు ఉన్న అత్యంత పెద్ద సవాలు కాబట్టి మనము బయాలజీ నించి నేర్చుకోవాలి అలాగే ఆ పద్ధతులను అవలంబించాలి మీకు ఏ పరిష్కారం కావాలన్నా బయాలజీ ఆ సమస్యను ఎలా వ్యవహరిస్తుందో చూడండి బహుశా మనం వాటిలో కొన్నిటిని అలవాటు చేసుకోవాలేమో మీరు ఈ వీడియోలను చూడండి మొత్తం మూడు ఉంటాయి నేను వాటిని జాబితా చేసి ఆ తర్వాత వాటి గురించి మీతో మాట్లాడతాను డిజైన్ త్రు మిమిక్రీ అంటే ఇదే మీకు కోర్స్ మెటీరియల్తో పాటు ఒక ఫైల్ పిడిఎఫ్ ఫైల్ రూపంలో ఉంటుంది ఇది ఆ ఫైల్ లో క్లిక్ చేయగలిగే లింక్ ఉంది ఈ లింక్ ప్రతి లెక్చర్తో పాటు ఉంటుంది మీరు కేవలం వీటి మీద తగిన విధంగా క్లిక్ చేస్తే వీడియోస్ లేదా పేపర్లు లేదా చిత్రాలు ఇంకా మరెన్నో చూడొచ్చు కొన్ని కారణాల వల్ల వాటిని ఇక్కడ పొందుపరచలేదు కానీ అవి చాల మంచి వీడియోలు వాటిల్లో మొదటిది డిజైన్ త్రు మిమిక్రీ ఇది బయాలజీ ప్రిన్సిపుల్స్ ఉపయోగించి మనం వాడే వస్తువుల యొక్క డిజైన్ గురించి చెబుతుంది కాబట్టి దీన్ని బయో మిమిక్రీ అంటారు అంటే మనం బయాలజీ యొక్క అంశాలను అనుకరిస్తున్నాము ఇది మూడు నించి నాలుగు నిమిషాల పాటు ఉండే ఒక మంచి చిన్న వీడియో బయో మిమిక్రీ ని ఒక సస్టైనబుల్ యాంగిల్ నించి చూడాలి జానైన్ బెన్యస్ బయో మిమిక్రీ విషయాలలో మంచి పేరు గల వ్యక్తి ఇది కూడా మూడు నించి నాలుగు నిమిషాల పాటు ఉండే ఒక చిన్న వీడియో గురించే చివరిది అయిన బయో మిమిక్రీ కొంచెం పాతదే అయినా కూడా దీనికి సంబంధించినదే ఈ వీడియోలో జానైన్ బెన్యస్ రకరకాల ఉదాహరణల గురించి మాట్లాడతారు మీకు తిమింగలం తెలుసు కదా వాటికి శరీరం మీద ఎలాటి బాక్టీరియాని అంటుకోనివ్వదని మరియు పెరగనివ్వదని చెబుతారు ఒక్కసారి ఆలోచించండి మనకి కూడా అలాటి సర్ఫేస్ ఉంటే ఎలా ఉంటుందో ఎటువంటి కోటింగ్ లేకుండా ఏమి లేకుండా కేవలం ఒక సర్ఫేస్ అది కూడా ఎన్నో ఇన్ఫెక్షన్లకు గురి చేసే బాక్టీరియాను తన మీద పెరగనివ్వకుండా చేసేది ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మనకి కూడా హాస్పిటల్స్ లో అలాటి సర్ఫేస్ ఏ మైక్రో స్కేలులో ఉంటే మనకి ఇంకా ఇన్ఫెక్షన్ అనే సమస్యే ఉండదు కాబట్టి ఈ ఇంప్లికేషన్స్ అనేవి చాలా పెద్దవి బీటిల్స్ వాటి నీటి అవసరాలకు గాలిలో ఉండే తేమను ఉపయోగించుకుంటాయి వాటి శరీర నిర్మాణం లేదా వాటి అస్థిపంజర నిర్మాణం ఏ విధంగా తయారు చేయబడినది అంటే అవి గాలిలోని తేమని సంగ్రహించగలవు అవి బాగా అరిడ్ ప్రాంతాల్లో నివసిస్తాయి అలాగే అవి సంగ్రహించిన నీరు నేరుగా వాటి నోటిలోనికి వెళ్లిపోతాయి ఇలాంటి జీవులని ఉపయోగించి మనం నీటిని సంగ్రహించవచ్చు ముఖ్యంగా చెన్నై లాంటి ప్రాంతంలో తేమ చాలా ఎక్కువ ఉంటుంది బహుశా ఇలాంటి చేయగలిగితే నీటి ఎద్దడిని చాలా మట్టుకు నివారించవచ్చు మనకి తెలియకపోవచ్చు కానీ ఇప్పటికే చాలా కంపెనీలు ఇలాంటి వి చేస్తున్నాయి నా విద్యార్ధి తండ్రికి ఇలాంటి ఒక కంపెనీ ఉంది ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి నేను మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను మీకు సోలార్ ఎనర్జీ తెలుసు కదా ఇది కెమికల్ ఆధారిత సోలార్ సెల్స్ ని ఉపయోగించి లైట్ ని సంగ్రహిస్తుంది మరో విధంగా చెప్పాలి అంటే లైట్ దాని మీద పడి ఎలెక్ట్రాన్స్ బైటికి వెళ్తాయి ఇలా ఎలెక్ట్రిసిటీ వస్తుంది ఫోటోసిన్తేసిస్ కూడా ఎంతో సమర్థవంతంగా ఇదే పని చేస్తుంది మనం ప్రక్రుతిలో జరిగే ఫోటోసిన్తేసిస్ నించి ప్రేరణ పొంది దానినే ఇంకా సమర్ధవంతమైన సోలార్ సెల్స్ కు ఆపాదిస్తే ప్రస్తుతం దీని మీద పని జరుగుతోంది కొంతవరకు విజయవంతమైంది ఇది ఇంకా అనుకూలంగా మారటానికి చాలా సమయం పడుతుంది ప్రకృతి నించి నేర్చుకోవలసినవి రకరకాల ఆలోచనలు ఎన్నో విధానాల్లో పని చేయటం అలాగే వాటిని మన సొంత అవసరాల కోసం ఉపయోగించటం ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ఈ మూడు వీడియోలు మరియు బయో మిమిక్రీ దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవు బయాలజీ చదవటానికి గల రెండవ కారణం ఏంటి అంటే బయాలజీ అంటే మనం మనమందరం బయోలాజికల్ క్రీచర్స్ మనందరి భౌతికంగా మరియు మానసికంగా బాగుంటామా అంటే ఖచ్చితంగా బాగుంటాము మనందరికీ ఏ జబ్బులు లేకుండా మానసికంగా ప్రశాంతముగా బాగుండాలనే ఉంటుంది ఇది జరుగుతుందా బయాలజీని సెల్స్ ని వాటి ప్రక్రియలని మరియు ఆ సిస్టం మొత్తాన్ని అర్థంచేసుకోగలిగితే ఖచ్చితంగా సాధ్యమే చిన్న చిన్న విషయాలు అంటే ఊబకాయం లాంటి వి కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు మీకు మనుషులు ఒబెస్ ఎందుకు అవుతారో తెలుసా ఇది కేవలం క్యాలోరీలను లెక్కపెట్టడం కాదు ప్రస్తుతం చాలామందికి అవగాహన లేక ఒబేసిటీ తగ్గించటానికి నొప్పి లేకుండా బరువు తగ్గించే పద్ధతులను అవలంబిస్తున్నారు వీటికి సంబంధించి ఒకటి రెండు వీడియోలు ఉన్నాయి అవి మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పిన మొదటి మూడు వీడియోలు కూడా అలాంటివే మొదటి వీడియో ప్రొఫెసర్ షీలా నిరేన్బెర్గ్ గారు 2011 లో ఆర్టిఫిషల్ రెటీనా మీద ఇచ్చిన టెడ్ టాక్ ఇది మీకు ఇచ్చిన పిడిఎఫ్ ల మీద క్లిక్ చేయగలిగే లింక్ ఈ వీడియోలు చూసినప్పుడు మీ ఫీల్డ్ కి సంబంధించిన అంశాలను ఉపయోగించి ఇక్కడ ఇవ్వబడిన పెద్ద పెద్ద సమస్యలను పెద్ద సవాళ్ళను ఎలా పరిష్కరించాలి మరియు ఆ సవాళ్ళను ఎలా ఎదురుకోవాలి అని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను ఇది ఆర్టిఫిషల్ రెటీనా దీన్ని ఉపయోగించి రెటీనా డామేజ్ అయిన వాళ్ళు చూడగలిగే అవకాశం ఉంది ఇప్పటికే ఇది చాలా మటుకు విజయం సాధించింది ఈ వీడియో 2011 వ సంవస్త్సరానిది ఇది 2016 అయినప్పటికి చాలా అభివృద్ధి సాధించింది కానీ ప్రాథమిక ఆలోచన లేదా భావన మాత్రం ఒకటే మీరు కానీ ఇంజనీర్ అయితే మీరు ఆ సవాల్ని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉపయోగించి ఎలా ఎదుర్కుంటారు పరిష్కరిస్తారు అనేది చూడొచ్చు ఈ వీడియో పది నిమిషాల వ్యవధి కలది నేను మీకు రికమెండ్ చేసే తరువాతి వీడియో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కి సంబంధించినది వీటికి సంబంధించిన లింక్ ఇది ఈ వీడియో క్వాడ్రీప్లీజిక్స్ గలవారు మళ్ళీ నడవటం గురించి చెబుతుంది కేవలం బ్రెయిన్ వాడటం వలన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వాడడం వలన వాళ్ళు నడవొచ్చు దీని మీద చాలా అభివృద్ధి జరిగింది ఈ మధ్య కాలం లో జరిగిన వరల్డ్ కప్ లో బాగా ప్రాచుర్యం పొందిన విషయం ఏమిటంటే ఒక క్వాడ్రిప్లీజిక్ ఇలాటి సూత్రాలని ఉపయోగించి ఒక ఫుట్బాల్ ని తన్నారు ఇది మీరు చూడాలని అనుకోవచ్చు ఈ వీడియో చూసినప్పుడు మీకు సంబంధించిన ఏ ఫీల్డ్స్ ని ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా చాలా రకాల ఫీల్డ్స్ అది కూడా బయాలజీ తో నేరుగా సంబంధం లేని ఫీల్డ్స్ లో ఉండే మీలాటి వాళ్ళు దీనిని సాధ్యం చేయవచ్చు అలాటి రకరకాల ఫీల్డ్స్ లో ఉండే వాళ్ళని ఇందులో పాలు పంచుకునేలా చేయడం ఆసక్తి కలిగించేలా చేయడమే ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం బయాలజీ ని అర్థం చేసుకోటానికి గల మూడో కారణం ఏమిటంటే దాన్ని అర్థం చేసుకోవటం కోసం దీనినే స్కోలర్లీ వ్యూ అంటారు ఎందుకో కానీ చాలా మందికి ఇది అర్థం కాదు అయినా పర్వాలేదు కానీ బయాలజీ వైపు ఓరియంట్ అయినా వాళ్లకి ఆ అనుభూతి అర్థం అవుతుంది మీరు అది ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఆ అనుభూతి ఉంటుంది బయాలజీ తో చాలా వాలిడ్ మరియు చాలా అధిక స్థాయి వీక్షణ ఉంటుందని అర్థమవుతుంది కొన్ని దశాబ్దాలు బహుశా కొన్ని శతాబ్దాలనించి దీనికి ప్రాముఖ్యత ఉంది ఇది ఎందుకంటే తక్షణ ఆచరణాత్మక అప్లికేషన్ ఉన్నవాటిని మనం వెంటనే అభినందిస్తాము కాబట్టి ఒక్కొక్కసారి అలాటి వ్యూ కి తక్షణ ఆచరణాత్మక అప్లికేషన్ ఉండకపోవచ్చు కూడా కొన్నిసార్లు ఏదైతే చాలా స్కాలర్లీగా అనిపిస్తుందో దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటాం దాని గురించి నేర్చుకోవాలనుకుంటాం ఎందుకంటే గతంలో జరిగినట్లు ఇప్పుడు కూడా ఒక సంవత్సరంలోపు అప్లికేషన్ ఉండొచ్చు ఇలాంటివి తెలుసుకోవటానికి మనం మెండెలియాన్ జెనెటిక్స్ చూస్తాము ఇదొక ప్రామాణిక లేదా క్లాసిక్ ఉదాహరణ కాకపోవచ్చు కానీ మనం మెండెలియాన్ జెనెటిక్స్ గురించి తరువాతి ఉపన్యాసం లో చూద్దాం ఇది గ్రెగొర్ మెండెల్ అభివృద్ధి చేసారు అయన ఒక సన్యాసి ఆయన మొక్కల గురించి చదవాలనుకున్నారు మొక్కల గురించి చదువుతూ ఎసెన్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి కనుగొన్నారు మనుషులకి కొంత వాళ్ళ తల్లితండ్రుల నించి ముఖ్యంగా వాళ్ళ తాతముత్తాతల నించి కొన్ని వారసత్వంగా వస్తాయి బహుశా ఒక దశాబ్దం లేదా ఒక శతాబ్దం తర్వాత లేదా ఒక శతాబ్దం కంటే ఇంకా ఎక్కువ కాలం తర్వాత ఏ జబ్బు ఏ పిల్లల్లో వస్తుంది అనేది కూడా కనుక్కోవచ్చేమో దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ని కనుగొన్నప్పుడు అందరూ దీని వల్ల ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు కానీ ఎవరైతే ఎలక్ట్రిసిటీ పనిలో భాగం పంచుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు కాకపోతే తరవాత అయినా ఉపయోగమే అని చెప్పేరు ఇప్పుడు మనందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో ఎలక్ట్రిసిటీ లేని జీవితాన్ని కూడా ఊహించలేము మనకి ఈ జీవం గురించి అర్థం అవ్వాలంటే మన మరియు మన భవిష్యత్తు తరాల జీవితాలు సస్టైనబుల్ గా బాగా ఉండాలి అంటే బయాలజీలో ఎన్నో ముఖ్యమైన సహకారాలు అందాలి ఈ శతాబ్దపు బయాలజీ లో లేదా బయాలజీ యొక్క శతాబ్దంలో ఈ సహకారాలు అందుతున్నాయి నేను ఈ పరిచయం లో ఇంకొంచెం లోతుగా వెళ్తాను మీలో ఎంతమంది పన్నెండవ తరగతిలో బయాలజీ చదివారు అనే ప్రశ్నను నేను నా విద్యార్థులను ప్రత్యేకించి ఇంజనీరింగ్ విద్యార్థులను అడుగుతూ ఉంటాను నేను ఎప్పుడు న సహోద్యోగులతో కలిసి ఈ కోర్స్ తీసుకున్నా అయిదు శాతం లేదా అంతకంటే తక్కువ శాతం మంది మాత్రమే వాళ్ళ పన్నెండవ తరగతిలో బయాలజీ చేస్తున్నారు మా బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కూడా పది శాతం మంది మాత్రమే వాళ్ళ పన్నెండవ తరగతిలో బయాలజీ చేసి ఉంటారు మిగిలిన తొంభై శాతం మంది చేసి ఉండరు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కలిపి తొభై ఐదు నించి తొంబై ఎనిమిది శాతం మంది వాళ్ళ పన్నెండవ తరగతిలో బయాలజీ చేసి ఉండరు ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఎంట్రన్స్ పరీక్షల్లో మాథెమాటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి బహుశా ఇవి ముఖ్యంగా పరీక్షించే సబ్జెక్టులు అందుకే వాళ్లకి బయాలజీ అక్కర్లేదేమో అంతే కాదు కొన్ని సామాజిక అంశాలు ఉన్నాయి అవి విద్యార్థులను కేవలం కొన్ని రకాల కోర్సులు మాత్రమే ఎంచుకునేలా ప్రోత్సహిస్తాయి వాటి వల్ల దేశానికి కావాల్సిన అభివృద్ధి ఉండకపోవచ్చు మరి అలాంటి విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మరి బయాలజీ కాకుండా మిగితా సబ్జెక్టులను చదవటానికి ఇష్టం చూపిస్తారు చాలా మందికి మాథెమటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది వాళ్లకి లెక్కలు వచ్చినా రాకపోయినా మాథెమాటిక్స్ అంటే ఇష్టం మాత్రం ఉంటుంది అందుకే వాళ్ళని ఈ ప్రశ్న అడిగాను ఒక్కసారి మనం మీ ఒకటో తరగతిలోనో రెండవ తరగతిలోనో మాథెమాటిక్స్లోని ఆరిత్మ్యాటిక్ ఎలా నేర్చుకున్నారో ఆలోచిద్దాం 0 1 2 3 లాంటి కొన్ని సంఖ్యల సెట్ ఉన్నాయనుకుందాం మీరు నంబర్ల గురించి ఆలోచించినప్పుడు ముందు మీరు 0 1 2 3 నించే మొదలుపెడతారు ఇవి ఎన్నో రకాల విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి అంటే మనం ఉండే స్పేస్ ఏరియా వాల్యూం ఒకరి వద్ద ఉండే డబ్బులు సమయం ఇంకా మనుషులకు సంబంధించిన ఎన్నో విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మీరు కొన్ని నిర్దిష్ట ఆపరేషన్స్ చేయవచ్చు అంటే రెండు నంబర్లను కూడవచ్చు ఒక నంబర్ నించి ఇంకో నంబర్ని తీసివేయవచ్చు రెండు నంబర్లను మల్టిప్లై చేయవచ్చు ఒక నంబర్ని ఇంకో నంబర్ చేత భాగించవచ్చు అంతే కాదు కొన్ని నంబర్లకు సైన్ మరియు కొసైన్ కూడా తీసుకోవచ్చు వీటి మీద మీరు కొన్ని నిర్దిష్ట ఆపరేషన్స్ t చేయవచ్చు మరియు అవి పలు విధాలుగా ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడవచ్చు వాటిని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టవచ్చు మీ దగ్గర కొన్ని నంబర్స్ ఉన్నాయనుకోండి వాటికి లీస్ట్ కామన్ మల్టిపుల్ అలాగే హైయెస్ట్ కామన్ ఫాక్టర్ కూడా కాలిక్యులేట్ చేయవచ్చు ఈ ఆపరేషన్స్ రిలేషన్షిప్స్ అనేవి మనకి ఉపయోగపడేవి ఉదాహరణకి మీ దగ్గర ఐదు ఆపిల్ పండ్లు మరియు నాలుగు ఆపిల్ పండ్లు ఉన్నాయనుకుందాం అవన్నీ కలిపి తొమ్మిది పండ్లు అవుతాయి కదా అలాగే నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకుందాం ఎవరైనా పాతిక రూపాయలు అప్పు తీసుకుంటే నా దగ్గర డెబ్బై ఐదు రూపాయలు మిగులుతాయి దీనిని సబ్ట్రాక్షన్ అంటారు అదే విధంగా సైక్లిక్ అక్కరాన్సస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ సైన్ కూడా అలాగే సహాయత అందించే మరియు ఉపయోగపడే రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి మరి సైన్ అంటే ఏంటి బహుశా ఇది మీరు ఆరు ఏడూ ఎనిమిది లేదా తొమ్మిదవ తరగతుల్లో చదివి ఉంటారు మరి లాగ్ అంటే ఏంటి ఇది కూడా ఎప్పుడో హై స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకుని ఉంటారు మీరు దీని గురించి ఆలోచించినప్పుడు నంబర్లపై మీ కంఫోర్ట్ స్థాయి గురించి కొద్దిగా అనుమానపడటం మొదలు పెడతారు ఒకప్పుడు మనము దీన్ని ఎలా చూసాము బహుశా తొమ్మిదో తరగతిలో సైన్ లాగ్ చదివుంటారు సరే వీటిని పక్కన పెట్టండి ఎర్రర్ ఫంక్షన్ అంటే ఏంటి ఇది కూడా మాథెమాటిక్స్ కి సంబంధించినదే బెస్సెల్స్ ఫంక్షన్ Bessel's function అంటే ఏంటి అది కూడా ఇంజనీరింగ్లో విరివిగా ఉపయోగించే మాథెమాటిక్స్ ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం అరిథమెటిక్ని ఎలా నేర్చుకున్నామో విపులంగా అర్ధంచేసుకునే ప్రయత్నంలో ఒక విషయం అర్థం అవుతుంది అదేంటంటే ఇన్నాళ్లు మనకి ఎందుకు సౌకర్యవంతంగా ఉంది అంటే మనము ఈ నంబర్ల మీద కొన్ని ఆపరేషన్స్ నంబర్ల మధ్య రిలేషన్షిప్ లాంటివి చేసినవే చేస్తూ ఉండడం వలన మాత్రమే తప్ప మరొక కారణం లేదు కానీ మీరు మొదటిసారి ఎర్రర్ ఫంక్షన్కి బెస్సెల్స్ ఫంక్షన్కి Bessel's function ఎక్స్పోజ్ అయినప్పుడు వాటి గురించి తెలుసుకోవాలి గుర్తుంచుకోవాలి మనుషుల పేర్లు ఎలా అయితే గుర్తుంచుకుంటారో అలాగే గుర్తుపెట్టుకోవాలి అంతకంటే పెద్ద తేడా ఏమి లేదు అయితే మీరు చాలా సార్లు వాటికీ ఎక్స్పోజ్ ఐయి ఉంటారు కాబట్టి అవి మీలో ఒక భాగం అయిపోతాయి అంతే అంతకంటే ఏమి లేదు లెక్కలంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎర్రర్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటారు బెస్సెల్ ఫంక్షన్ Bessel's function అంటే ఏంటో చెప్తాను ఈ స్లయిడ్ చూడండి బెస్సెల్స్ ఫంక్షన్ Bessel's function యొక్క వివరాల్లోకి వెళితే ఎన్నో రకాల బెస్సెల్స్ ఫంక్షన్స్ Bessel's functions ఉన్నాయని తెలుస్తుంది బయోలాజికల్ ఇంజనీరింగ్ తో పాటు ఇంజనీరింగ్ లో కొన్ని అంశాలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందువల్ల తెలుసుకోవడం గుర్తుంచుకోవడం గుర్తుచేసుకోవడం అనేవి స్కూళ్లలో బయాలజీ ఎలా నేర్పిస్తారో అలాగే ఉన్నటుంది పెద్ద తేడా ఏమి ఉండదు అరిథమెటిక్ కూడా అంతే ఎన్నో సార్లు చేసినదే చేస్తూ ఉండటం వలన దానితో మీరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు ఇక్కడ లెక్కలైనా ఫిజిక్స్ అయినా విద్యార్థులు పెద్దగా నేర్చుకునేది ఏమి లేదు ఆ తరువాత కెమిస్ట్రీ మరియు బయాలజీ కూడా అంతే ఎందుకు ఇలా జరుగుతోంది అన్న దానికి ఆధారం ఏమి లేదు బయాలజీ మరియు బయలాజికల్ ఇంజనీరింగ్ రెండింటిలోనూ మాథ్ ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా క్వాన్టిఫికేషన్ కూడా ఉపయోగిస్తున్నారు చాలా మాథ్ కూడా ఉంటోంది మీకు మాథ్ అంటే ఇష్టం ఉన్నా మీరు ప్యూర్ మాథెమటిషన్ అయినా మీ సహకారం అందించొచ్చు ఇప్పుడు నేను ఫిజిక్స్ గురించి మాట్లాడతాను మనం ఫిజిక్స్ ఎలా నేర్చుకున్నాం ఎంతో పరిశీలన ఆపిల్ పండు కింద పడటం ఏదైనా వస్తువు నిర్దిష్ట స్పీడ్ లో కదలడం ఛార్జ్డ్ పార్టికల్స్ యొక్క బిహేవియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇలా ఎన్నో విషయాల ద్వారా నేర్చుకున్నాం వీటిని గవర్న్ చేసే రూల్స్ ఉన్నాయి ఫిజిక్స్ గురించి ఇంతే చెప్పదలచుకున్నాను ఈ రూల్స్ అన్ని యూనివెర్సల్ అంటే కొన్ని మినహాయింపులు ఉన్నా కూడా చాలా మటుకు అవును అనే చెప్పాలి కానీ బయాలజీ లో ఈ రూల్స్ యూనివర్సల్ కాదు మనకి వెంటనే మినహాయింపులు దొరుకుతాయి ఇది కొత్త సైన్స్ అవ్వటం మూలాన ఎవరైనా నమ్మాలి అంటే చాలా సమాచారం కావాల్సి వస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ చాలా అసంపూర్తిగా ఉంది అలాగే అర్థంచేసుకునే కొరత కూడా ఉంది కానీ పరిస్థితులు మారుతున్నాయి సమాచారాన్ని అర్థం చేసుకోటానికి వీలుగా పెడితే అప్పుడు వాటిని సులువుగా మలచుకోవచ్చు బయాలజీ చదివినప్పుడు ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి మనం ఏమి చేద్దాం అంటే బయాలజీలో కొన్ని అంశాలను చూడటం అలాగే అందరికి ఉపయోగకరమైన బేసిక్ సమాచారం అనగా జీవం ఎలా తయారయ్యింది ఎలా పరిణామం చెందింది వంటివి తెలుసుకోవటం ఇవి ఈ మధ్యకాలం లో మనం డీల్ చేస్తున్నటివంటి విషయాలతో సారూప్యత ఉన్న ఎన్నో ఆసక్తికరమైన అంశాలు అలాగే బయాలజీ లో కొన్ని ప్రాథమిక అంశాలు అంటే బేసిక్ బయో మొలిక్యూల్స్ అంటే ఏమిటి అవి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి కొన్ని రోగాలను ముందస్తుగా తెలియజేసే జెనెటిక్స్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ గురించి కూడా తెలుసుకుంటాము సరే మేము మీకు దీన్ని ఒక పది గంటల మోడెల్ లా అందజేస్తాము ఇది మీకు బయాలజీ ని సులభంగా అర్థం చేస్కుని అంతే సులభంగా ప్రయోగించటంలో సహాయపడుతుంది మధులిక మరియు నేను ఆల్టర్నేట్ గా ఉపన్యాసం ఇస్తాము మీరు ఈ కోర్సును ఆనందిస్తారనుకుంటున్నాను త్వరలో కలుద్దాము ధన్యవాదాలు